సరే తరువాత Y ∆ కనెక్షన్ ఈ సందర్భంలో న్యూట్రల్ స్టార్ నుండి వేరు చేయబడింది కావున ఇక్కడ న్యూట్రల్ ఉండదు i తటస్థ నక్షత్రం కోసం వేరుచేయబడుతుంది తటస్థంగా వేరుచేయబడినందున ఇక్కడ తటస్థంగా ఉండదు కాబట్టి సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహించదు మరియు ఈ వైపు డెల్టా తర్వాతి రేఖాచిత్రం డెల్టాను చూస్తుంది కాబట్టి ఇది స్టార్ అంటే స్టార్ సైడ్ మీ అన్గ్రౌండ్డ్ గ్రౌండ్ కాదు కాబట్టి సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహించదు మరియు డెల్టాకు న్యూట్రల్ లేదని మీకు తెలుసు కాబట్టి ఇది తెరిచి ఉంటుంది ఇది అలాగే ఉంటుంది మరియు ఇది మీ సూచన కొరకు అంటే ఈ రెండు ఈ రెండు రేఖాచిత్రం Y గ్రౌన్దేడ్ మరియు ఇతర సైడ్ సెకండరీ సైడ్ అన్గ్రౌండ్డ్ మరియు ఈ వైపు మరియు ఇది ఒకటి ఇది మీ మీదే వారు ఒకే రకమైన ప్రతికూల సీక్వెన్స్ రేఖాచిత్రం ఈ రకమైన కనెక్షన్ను కలిగి ఉన్నారు ఇది అలాగే ఇది ఒకటి కాబట్టి ఇది నెగిటివ్ కరెంట్ ప్రవహించనందున ఇది తెరిచి ఉంటుంది ఆ సమయంలో అసమతుల్య తప్పిదానికి మీరు సంఖ్యాను తీసుకున్నప్పుడు విషయాలు ఎలా కనెక్ట్ అయ్యాయో చూస్తారు ఇప్పుడు మరొకటి తదుపరిది Y గ్రౌన్దేడ్ కానీ case ఈ సందర్భంలో కనెక్షన్ న్యూట్రల్ ఉంటుంది అంటే primary కనెక్ట్ చేయబడిన ద్వితీయంలో సున్నా సీక్వెన్స్ సర్క్యులేషన్ కరెంట్ ఉన్నందున ప్రైమరీ కరెంట్ ప్రవహిస్తుంది అంటే ఈ సందర్భంలో సున్నా సీక్వెన్స్ అని మీరు పిలుస్తున్నది డెల్టాలో ప్రవహిస్తుంది కానీ అది మీ టెర్మినల్ను వదిలి వెళ్ళదు కాబట్టి ఈ సందర్భంలో నా ఉద్దేశ్యం ఇది మీ సున్నా సీక్వెన్స్ కరెంట్ను ప్రసారం చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో అది ∆ కనెక్ట్ చేయబడిన ద్వితీయంలో ప్రసరించే సున్నా క్రమం మరియు Y కనెక్ట్ చేయబడిన గ్రౌండ్ రిటర్న్ మార్గం tఅంటే మీ న్యూట్రల్ గ్రౌన్దేడ్ ప్రైమరీ వైపు అని అర్థం దాని కరెంట్ ప్రవహించగలదు ఎందుకంటే అక్కడ డెల్టాలో సర్క్యులేషన్ కరెంట్ ఉంటుంది అంటే ఈ సందర్భంలో ఏమి జరుగుతుందో కూడా గమనించండి సున్నా సీక్వెన్స్ కరెంట్ ∆ టెర్మినల్స్ ను వదిలివేయదు కాబట్టి అది డెల్టా టెర్మినల్ను వదిలివేయదు ఎందుకంటే ఇది సర్కి లైటింగ్ కరెంట్ అంటే ఈ సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రవహించగలదు న్యూట్రల్గా ప్రవహించే ప్రైమరీ కరెంట్ వైపు ఉంటుంది ఎందుకంటే ప్రసరణ సున్నా సీక్వెన్స్ కరెంట్ డెల్టాలో ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుందో ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క మీ సున్నా సీక్వెన్స్ రియాక్టన్స్ అప్పుడు మీరు దానిని కనెక్ట్ చేస్తారు కానీ డెల్టా నుండి టెర్మినల్ జీరో సీక్వెన్స్ కరెంట్ను వదిలివేయలేనందున ఇది ఒక ప్రసరణ కాబట్టి ఇది తెరిచి ఉంటుంది మరియు ఇది మీ a1 మరియు ఇది మీ సూచన ఒకటి కాబట్టి ఈ చిన్న విషయం మీరు దీన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వైపు గ్రౌన్దేడ్ చేయబడింది కాబట్టి ప్రాధమిక ప్రసరణ ప్రవాహం డెల్టాలో ప్రవహిస్తుంది ఎందుకంటే డెల్టాలో కూడా సున్నా సీక్వెన్స్ సర్క్యులేటింగ్ కరెంట్ ఉంటుంది కానీ అది వదిలి వెళ్ళదు మీ ∆ టెర్మినల్కు కానీ అది లోపల ఉంటుంది అందుకే దానిలో ఒకటి తిరుగుతుంది కాని ప్రైమరీ కరెంట్ ప్రవహిస్తుంది ఎందుకంటే ఈ వైపు గ్రౌన్దేడ్ చేయబడింది మరియు ఈ వైపు మీ సున్నా సీక్వెన్స్ కరెంట్ ప్రైమరీ వైపు ప్రవహిస్తుంది అందుకే మరియు ∆ ఇది ఒక సర్క్యులేటింగ్ సున్నా సీక్వెన్స్ కరెంట్ కాబట్టి టెర్మినల్ను వదిలి వెళ్ళలేము ఈ కనెక్షన్ కోసం ఇది మీ సున్నా సీక్వెన్స్ రేఖాచిత్రం ట్రాన్స్ఫార్మర్ రియాక్టెన్స్ దానిని రిఫరెన్స్ కుడివైపుకి కనెక్ట్ చేస్తుంది ఎందుకంటే ప్రారంభంలో నేను ప్రైమరీ కరెంట్ ప్రవహించగలనని చెప్పాను zero కనెక్టర్లో సున్నా శ్రేణి సర్క్యులేటింగ్ కరెంట్ కాబట్టి దీన్ని కనెక్ట్ చేయండి కానీ ఆ తర్వాత మీరు తెరిచి ఉంచండి ఎందుకంటే ఈ వైపు డెల్టా సున్నా క్రమం ∆ టెర్మినల్ను వదిలివేయదు కాబట్టి ఈ రకమైన కనెక్షన్ కోసం ఇది మీ జీరో సీక్వెన్స్ నెట్వర్క్ రేఖాచిత్రం దీనికి మరొక చివరి విషయం ఏమిటంటే మీ ∆ కనెక్షన్ ఇది కూడా ∆ ఈ సందర్భంలో ఏమి జరుగుతుందో సున్నా సీక్వెన్స్ కరెంట్ ∆ లో ప్రసారం అవుతుంది కానీ ఇది టెర్మినల్ను వదిలివేయదు కాబట్టి రేఖాచిత్రాలు సరిగ్గా ఉండాలి బాగా ∆ టెర్మినల్ మరియు సమానమైన సర్క్యూట్ ఇది ఒక ప్రసరణ ప్రవాహం ∆ ఇది కాబట్టి ఈ వైపు తెరిచి ఉంటుంది కానీ ఒక చిన్న లూప్ ట్రాన్స్ఫార్మర్ సున్నా క్రమాన్ని మీ ఇంపెడెన్స్గా చేసి దాన్ని ఇలా మూసివేయండి కాబట్టి మీరు ఈ రకమైన రేఖాచిత్రాన్ని చూస్తే మీరు ఈ రకమైన విషయం అర్థం చేసుకుంటారు ఈ లూప్ ఈ వైపు నుండి లేదా ఈ వైపు నుండి వేరు చేయబడుతుంది ఎందుకంటే ఇది మీ సర్క్యులేటింగ్ కరెంట్ ప్రసరిస్తూ ఉంది కాబట్టి ∆ కోసం మీరు దీన్ని సూచనగా చేసి దానిని సూచనగా చేసుకోండి కానీ ఇది తెరిచి ఉంటుంది కాబట్టి ఇది ∆ కోసం సున్నా శ్రేణి రేఖాచిత్రం కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కోసం అలాంటి 5 కనెక్షన్లు ఉన్నాయి లోపం సంభవించినప్పుడు మీరు పిలిచే వాటి కోసం పరిష్కరించడానికి ఇవి చాలా ముఖ్యమైనవి మరియు ఈ రకమైన సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ చాలా ముఖ్యమైనది మరియు ఇది సాధారణ విషయాలను చాలా సులభం చేస్తుంది కాబట్టి అది మీది అంటే సిమెట్రీ కాంపోనెంట్ పాజిటివ్ నెగటివ్ మరియు సున్నా సీక్వెన్స్ సరైనది అని మేము చెప్పాము కాబట్టి ఈ విషయాలన్నీ మనం చర్చించాము వాస్తవానికి ఏమీ వదిలివేయబడలేదు ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఫిగర్ 6 లో చూపిన విధంగా మీకు మూడు దశల బ్యాలెన్స్ వై కనెక్ట్ లోడ్ ఉందని అనుకుందాం లోడ్ న్యూట్రల్ Zn 0 తో గ్రౌండ్ చేయబడింది అంటే మీ Zn రియాక్ట్ న్త్ 0 గా తీసుకోబడినది మీరు సీక్వెన్స్ ఇంపెడెన్స్లను నిర్ణయించాలి కాబట్టి మీకు 3 దశలు ఉన్నాయి మీ బ్యాలెన్స్ Y కనెక్ట్ చేయబడిన లోడ్ సరైనది అంటే ఇది మీ దశ a ఇది b మరియు ఇది c వోల్టేజ్ Va Vb Vc మరియు ఈ Ia Ib Ic ద్వారా ప్రవహించే కరెంట్ మరియు రియాక్టన్స్ Zs Zs Zs కానీ అవి దశల మధ్య మ్యూచువల్ ఇండెక్స్ కలిగి ఉంటాయి అంటే దశ మరియు a మరియు b Zm మధ్య దశ b మరియు c Zm మధ్య మరియు దశ a మరియు c మధ్య కూడా Zm మరియు ఇది మీది న్యూట్రల్ కరెంట్ కాబట్టి ఇది సమతుల్య Y కనెక్ట్ లోడ్ కాబట్టి మీరు మీ సీక్వెన్స్ ఇంపెడెన్స్ పొందాలి కాబట్టి గ్రౌండ్ వోల్టేజ్కు లైన్ ఎందుకంటే ఇది మీ సర్క్యూట్ సిద్ధాంతం నుండి మీరు అధ్యయనం చేసిన మీ కపుల్ సర్క్యూట్ కావున గ్రౌండ్ వోల్టేజ్ Va కు లైన్ Va కి సమానం Va Zs Ia Zm Ib Zm Ic మ్యూచువల్ ఇండెక్స్ ఉన్నందున మీరు V a Zs Ia Zm Ib Zm Ic అని వ్రాయవచ్చు ఎందుకంటే దశల మధ్య మ్యూచువల్ ఇండక్టన్స్ ఇవ్వబడుతుంది అదేవిధంగా మీ Vb Zm Ia Zs Ib Zm Ic మీరు Vb కోసం వ్రాస్తున్నందున Zs Ib ఇతర రెండు Zm Ia Zm Ic అదేవిధంగా మేము Vc వ్రాసేటప్పుడు Zs Ic మిగతా రెండు Zm Ia Zm Ib Va Vb Vc Zs Zm Zm Zm Zs Zm Zm Zm Zs Ia Ib Ic కాబట్టి ఈ విధంగా మనం గ్రౌండ్ వోల్టేజ్ కి లైన్ వ్రాస్తాము Va Vb Vc కాబట్టి మీరు మ్యాట్రిక్స్ రూపంలో ఉంచిన ఈ సమీకరణం Z Vs Zm zm zm Zs Zm Zm Zm Zs కు సమానమైన Va Vb Vc ఇది సమీకరణం 1 ఇప్పుడు మనం అనుసరిస్తారు మీ తత్వశాస్త్రం ఈ మ్యాట్రిక్స్ మ్యూచువల్ ఇండెక్స్ పగా దశల మధ్య ఉంది కాబట్టి ఈ మ్యాట్రిక్స్ Zabc ని నిర్వచిస్తుంది అంటే Vp Zabc Ip అంటే Vp అంటే ఈ సమీకరణం నుండి మాత్రమే సమానమైన సంబంధం గురించి మనకు తెలుసు అంటే Vp A Vs and Ip A Is Vp Va Vb Vc T Ip Ia Ib Ic T మరియు ఇది మీ Zabc మ్యాట్రిక్స్ కాబట్టి Vp మీ Va Vb Vc T Ip Ia Ib Ic T కి సమానం మరియు Zabc దీనికి సమానం కాబట్టి అదే సంబంధం 12 సమీకరణానికి తిరిగి వెళుతుంది Vp A Vs మరియు Ip A Is అది ఏంటి అంటే అంటే మీ Vp మీ A Vs అదే సంబంధ సమీకరణం 12 మరియు Ip A Is ఒకే సంబంధం మరియు మీరు ఇక్కడ మద్దతు ఇస్తున్న VP మీరు మీ VP అని పిలవబడేది మీ A Vs మీ A Vs ను ఉంచండి మరియు ఇక్కడ కూడా Ip A Is మీరు A Vs Zabc A Is గా మారితే ఇరు వైపులా ఐదు సమీకరణాన్ని గుణించడం మీరు A 1 తో గుణిస్తే మీరు A 1 తో గుణించాలి అది Va1 Va2 Va0 13 వ ఇది A 1 13 వ వంతుకు సమానం అప్పుడు ఇది మీ Zabc ఇది మీ A మీకు ఈ విషయాలన్నీ తెలుసు మరియు ఇది మీ Ia1 Ia2 Ia0 అన్నీ గుణించాలి మీరు గుణించినట్లయితే ఇది ఏమి అవుతుంది Va1 Va2 Va0 Zs Zm 0 0 0 Zs Zm 0 0 0 Zs2Zm Ia1 Ia2 Ia0 Va1 Va2 Va0 Zs -Zm 0 0 గా మారడానికి సమానం ఇది 0 Zs Zm 0 అవుతుంది మరియు ఇది 0 0 Zs 2 Zm Ia1 Ia2 Ia0 ఇది సమీకరణం 2 ఎందుకంటే ఇక్కడ చాలా సమీకరణాలు ఉన్నాయి 4 మీ నాలుగు ఐదు 6 మరియు అంతకుముందు 2 మరియు 3 కాబట్టి Z1 సానుకూల శ్రేణి Zs Zm కి సమానం ప్రతికూల శ్రేణి కూడా Zs Zm మరియు సున్నా క్రమం మీ Zs 2 Zm అవుతుంది కాబట్టి తదుపరి ఉదాహరణ ∆ కనెక్ట్ చేయబడిన రెసిస్టివ్ లోడ్ కాబట్టి ఇది మేము మాత్రమే అర్థం చేసుకున్నాము దీనికి ముందు మాత్రమే ఈ గుణకారం మీరు దానిని సరైన మార్గంలో చేసుకోవాలి ఎందుకంటే 3 మూడు 3 మాతృక గుణకాలు ఉన్నాయి మరియు ఈ β ఆపరేషన్ β ఆపరేషన్ మీరు మంచి మార్గంలో మార్చాలి మీరు ఈ సరైన సమాధానం పొందుతారు కాబట్టి తదుపరిది ఉదాహరణ 2 ఫిగర్ 7 లో చూపిన విధంగా ∆ కనెక్ట్ చేయబడిన రెసిస్టివ్ లోడ్ అసమతుల్యమైన మూడు దశల సరఫరాలో అనుసంధానించబడి ఉంది పంక్తి ప్రవాహాల యొక్క సిమెట్రీ భాగాలను కనుగొని డెల్టా ప్రవాహాల యొక్క సిమెట్రీ కాల్ భాగాలను కూడా కనుగొనేలా మీకు చూపిస్తాను మీరు లైన్ కరెంట్ యొక్క సిమెట్రీ కాల్ భాగాన్ని మరియు ఈ కరెంట్ యొక్క మీసిమెట్రీకల్ భాగాన్ని కనుగొనాలి కాబట్టి ఈ విషయం ఈ ఉదాహరణ ఇలా ఉంది ఇది మీ రేఖాచిత్రం ఇది డెల్టా కనెక్షన్ ఇది శాఖ ఇది రెసిస్టివ్ 3R 3R మరియు 3R తీసుకోబడింది దశలో కరెంట్ 15∟ 60o ఆంపియర్ దశ b లో మీ 10 ∟30o ఆంపియర్ కాబట్టి మీ ప్రస్తుత కరెంట్లో కరెంట్ సి కరెంట్ ఇక్కడ మీరు సులభంగా Ic ని కనుగొనవచ్చు ఎందుకంటే Ia Ib Ic 0 కాబట్టి మొదట మీరు ఇక్కడ ఏమి చేస్తారు Ia Ib Ic 0 Ia ఇచ్చిన దానికి సమానం 15∟ 60o ఆంపియర్ Ib 10 ∟30o ఆంపియర్ ఇవ్వబడుతుంది కాబట్టి 15∟ 60o 10 ∟30o Ic 0 కాబట్టి Ic మీకు 18 ∟154o ఆంపియర్ లభిస్తుంది కాబట్టి మీకు లభించిన 3 ప్రస్తుత 3 లైన్ ప్రవాహాలు అవి అసమతుల్య మైనవి ఇప్పుడు 24 25 మరియు 26 ఆ 24 సమీకరణాన్ని ఉపయోగిస్తున్నారు Ia1 13 Ia β Ib β2 Ic కాబట్టి ఇది 13 ఇది Ia 15∟ 60o Ib మీ10 ∟30o కు సమానం కాబట్టి ఇది β తో గుణించబడుతుంది కాబట్టి ఇది 10∟120o30◦ మరియు 18 I c ∟154o 154 2400 కాబట్టి మీరు దీన్ని సరళీకృతం చేస్తే మీకు Ia1 4 5o ఆంపియర్ లభిస్తుంది విషయం ఏమిటంటే ఈ లెక్కలు మీరు ఎప్పుడైనా సరిగ్గా చేయవలసి ఉంటుంది ఈ లెక్కలన్నీ నా చేత చేయబడినప్పుడు నేను పునరావృతం చేస్తాను కాబట్టి ఇతర విషయాలను లెక్కించడంలో ఏదైనా పొరపాటు ఉంటే నాకు తెలియజేయండి కాబట్టి అదేవిధంగా Ia2 మళ్ళీ 13 కు సమానం అంటే సమీకరణం 25 నుండి ఈ సమీకరణం Ia2 13 Ia β2 Ib β Ic మేము ఈ విలువలను Ia2 13 15∟ 60o 10∟30o 2400 18∟154o 120◦ కాబట్టి Ia2 13 9o ఆంపియర్ పొందుతుంది ఇప్పుడు Ia0 13 Ia Ib Ic మరియు ఇది మరియు నేను ఇప్పటికే ఆ పరిస్థితి ఇవ్వబడింది ఎందుకంటే because కనెక్షన్ Ia Ib Ic 0 కాబట్టి ఇది Ia0 0 ఆంపియర్ ఇప్పుడు మీ వద్దకు వెళ్ళండి ఇది Ia1 Ia2 లేదా Ia0 ఇప్పుడు మనకు Ib1 Ib2 Ib0 Ic1 Ic కి వెళ్ళండి Ib1 β2 Ia1 అని మాకు తెలుసు కాబట్టి ఇది4 5o ఆంపియర్ అవుతుందని మాకు తెలుసు మనకు Ib2 β Ia2 అంటే 13 1o ఆంపియర్ మరియు Ib0 β Ia0 0 ఆంపియర్ అదేవిధంగా Ic1 మీరు ఇప్పుడు పొందవచ్చు Ic1 β Ia1 మీకు4 5o ఆంపియర్ లభిస్తుంది 96 మరియు ఈ ∟162 10 ఆంపియర్ మరియు Ic0 β Ia0 0 ఆంపియర్ కాబట్టి మనకు Ia1 Ia2 Ia0 వచ్చింది మనకు Ib1 Ib2 Ib0 వచ్చింది ఇప్పుడు మీరు దీన్ని∆ ని Y గా మార్చాలి కాబట్టి మీరు Y కి మారితే అది R R R అవుతుంది ఎందుకంటే అది ∆ అయితే కాబట్టి దీనికి 3 R 3 R 3 R ఇవ్వబడుతుంది కాబట్టి మీరు ఈ నక్షత్రాన్ని 3R 3R 3R 3R 3R గా మార్చుకుంటే చివరికి ఇది R గా మారుతుంది అందుకే ఇది R మరియు కరెంట్ ఇక్కడ Ia Ib Ic గా తీసుకోబడింది మరియు అది Vab వోల్టేజ్ ఓకే అదేవిధంగా ఇక్కడ Vbc మరియు Vca కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మీరు ఈ సందర్భంలో మీరు పిలిచేది ఈVab మీకు సమానంగా ఉంటే మీరు ఈ లూప్లో KVL కెవిఎల్ చెప్పవచ్చు కాబట్టి ఇది మీ Ia R Ib R Vab అంటే మీ Iab V ab 3R ఓకే కాబట్టి Vab R కాబట్టి ఈ కరెంట్ Iab మీ V ab 3R కు సమానం దీని అర్థం ఫిగర్ 7 నుండి కాబట్టి ఈ ఫిగర్ నుండి Iab మీ V ab 3R అని వ్రాయవచ్చు అంటే ఈ Vab R కాబట్టి మీరు ఇక్కడ Vab ను ఉంచారు R 3R అంటే మీ RR రద్దు చేయబడుతుంది మరియు Iab 13 15∟ 60o ఎందుకంటేIa 15∟ 60o and Ib 10∟30o I కాబట్టి 10∟30o కాబట్టి Iab మీకు 6 3o ఆంపియర్ లభిస్తుంది ఇది మీ Iab ఇదే విధంగా మీరు Ibc మరియు Ica లను లెక్కించగల Ibc కూడా ఈ రకమైన విషయం గుర్తుంచుకోవడం చాలా సులభం అక్కడ మూడవ వంతు మాత్రమే ఉంటుంది Ib తీసుకున్న డేటా ప్రకారం కాబట్టి Ibc 13 కాబట్టి 13 10∟300 Ic is 18∟1540 640 ఆంపియర్ వస్తోంది అదేవిధంగా Ica 13 వస్తోంది Ica 13 Ic -Ia 13 ∟18 18∟1540 15∟ 600 కాబట్టి Ica ఇకా 10 52 అవుతుంది ఇది∟138 60 ఆంపియర్ను సులభతరం చేస్తుంది ఇప్పుడు ఇది Iab Ibc Ica మనకు లభించింది పాజిటివ్ సీక్వెన్స్ నెగటివ్ సీక్వెన్స్ మరియు మీ జీరో సీక్వెన్స్ కాంపోనెంట్ కరెంట్ సే Iab కోసం చెప్పండి కాబట్టి Iab1 13 వ్రాస్తుంది ఎందుకంటే మనకు Iab Ibc Ica వచ్చింది ఇప్పుడు Iab1 అంటే పంక్తి యొక్క సానుకూల శ్రేణి భాగం కాబట్టి అది Iab1 13 Iab β Ibc β2 Ica కాబట్టి మీరు ఈ విలువలను ప్రత్యామ్నాయం చేస్తారు కాబట్టిIab1 13 Iab 6 30 8 33 మీది మీ Ibc అంటే అది 8 640అయితే β కాబట్టి 1200 6 640 మీ β2 Ica β2 Ica వాస్తవానికి Ica 138 60మరియు β2 తో అంటే 2400 కాబట్టి 10 60 కాబట్టి మీరు Iab1 ను సరళీకృతం చేస్తే అది మీ 2 50 ఆంపియర్ అవుతుంది అదేవిధంగా Iab2 13 Iab β2 Ibc β Ica దయచేసి మీరు Iab Ibc Icaమరియు β2 మరియు β ఈ కోణాలన్నింటినీ ప్రత్యామ్నాయంగా చేయండి మరియు దయచేసి మీకు సరళీకృతం చేయండిIab2 8 90 ఆంపియర్ మరియు Iab0 అది 13 Iab Ibc Ica Iab0 0 అవుతుంది అలాగే మీరు Iab1 ను వాస్తవానికి I a1 √3 ∟300 అని ధృవీకరించవచ్చని గమనించండి Ia1 మీరు ఇక్కడ ప్రత్యామ్నాయంగా రూట్ ద్వారా విభజించారని మీకు తెలుసు √3 ఇది వాస్తవానికి Iab1 Ia13 300 అవుతుందని మీరు చూస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా Iab2Ia23 ∟ 300 అవుతుంది కాబట్టి ఇది నేను బ్రాకెట్లలో వ్రాసాను కాబట్టి ఇది అంటే మీ Iab1 మరియు మీది మీ దశ యొక్క సానుకూల శ్రేణి భాగం మీ దశ అని పిలుస్తారు కాబట్టి ఈ సంబంధం ఉంది కాబట్టి ఇది ఒక్క విషయం ఏమిటంటే మీరు విషయాన్ని సరిగ్గా లెక్కించాల్సి ఉంటుంది మరియు మీరు కొన్ని విషయాలను నెమ్మదిగా నెమ్మదిగా గుర్తుంచుకోవాలి మరియు నెమ్మదిగా మనం వేరేదాన్ని చూస్తాము ఇప్పుడు మరొకటి ఎలా చేయవచ్చో మీకు తెలుసు ఉదాహరణకు మీకు డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ మరియు మూడు దశల సరఫరా ఇది మూడు దశల సరఫరా a b c మరియు ఇది ప్రస్తుత మరియు అది మరియు 15 ఆంపియర్ ప్రవాహాన్ని సరఫరా చేస్తుంది కానీ ఒక పంక్తిలో ఫ్యూజ్ ఉంటే కరుగుతుంది వాస్తవానికి ఇది ప్రస్తుత యొక్క సిమెట్రీ కాంపోనెంట్స్ ను లెక్కించడం కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే అది ఫ్యూజ్ కరిగిందని అనుకుందాం అంటే పోయింది అంటే Ib 0 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది 0 అయితే కరెంట్ 15 ఆంపియర్లను పేర్కొనండి కాబట్టి ఆ సందర్భంలో Ia సమానమని అనుకుందాం ఆంపియర్ రిఫరెన్స్ ఒకటి 15 ∟0 తీసుకుంటే Ib 0 అంటే ఈIa మరియు ఈ Ic కూడా ఇక్కడ కరెంట్ లేనందున అంటే ఇది Ic కి మార్గం అంటే మీ Ic ఆ Ia Ia అప్పుడు Ic కాబట్టి ఈ సందర్భంలోIb 0 అందువల్ల Ic Ic అంటే Ic 15 ∟1800ఆంపియర్ కాబట్టి ఆ సంబంధం Ia1 13 Ia β Ic β2 Ib అనిమనకు తెలుసు కాబట్టి మీరు ఈ విలువలను ప్రత్యామ్నాయంగా Ia Ib Ic ఏ విధంగానైనా 0 కుడి మరియు β ఆ కోణం కాబట్టి మీరు Ia1 7 33 ఆంపియర్ పొందుతారు ఇప్పుడు అదేవిధంగా Ia2 13 Ia β2 Ic β Ib మళ్ళీ Ia Ib Ic మీరు సబ్స్టిట్యూట్ చేయండి మరియు β తదనుగుణంగా మీరు కోణం ఈ కోణాన్ని ఉంచేలా చేస్తారు కాబట్టి ఇది 7 5 j 4 33 Amp అవుతుంది మరియు Ia0 13 Ia Ic Ib అవుతుంది అది 0 అంటేక్రాస్ చెక్ కోసం Ia సమానం Ia Ia1 Ia2 Ia0 Ia0 0 అంటే Ia1 Ia Ia1 Ia2 కు సమానం కాబట్టి Ia1 ఈ ప్లస్ తో సమానంగా ఉంటుంది కాబట్టి j 4 33 j 4 33 రద్దు చేయబడుతుంది చివరికి అది 15 ∟0 అవుతుంది కాబట్టి క్రాస్ చెక్ కోసం ఇది ఒక సాధారణ సమస్య కానీ ఇది మంచి సమస్య తదుపరి మనం ఇంత వరకు కు చదివింది పర్ యూనిట్ సిస్టం ఇక్కడ పర్ యూనిట్ సిస్టం కొరకు ఒక బేస్ తీసుకున్నాను దాని ప్రకారం బేస్ వోల్టేజ్ జనరేటర్ వోల్టేజ్ అండ్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ అన్నీ మారుతాయి కనుక మనము పర్ యూనిట్ సిస్టం చదివాను ఈ రకమైన సమస్యలకు మనకు ఫార్ములాస్ కావాలి అందుకొరకు మొదట ఓల్డ్ పాత బేస్ ఇంపెడెన్స్గా మార్చి తదుపరిది ఈ కొత్త బేస్ పర్ యూనిట్ సిస్టం కి మార్చాలి కాబట్టి ఈ ఉదాహరణ నేరుగా నేను వ్రాస్తాను ఎందుకంటే ప్రతి యూనిట్ సిస్టం కాంపోనెంట్ ప్రకారం ప్రతిదీ ఇవ్వబడింది మరియు చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి కాబట్టి రేఖాచిత్రం ఇచ్చే ముందు ఇది చాలా పెద్ద సమస్య కానీ రేఖాచిత్రం ఇవ్వబడుతుందని జాగ్రత్తగా చదవండి కాబట్టి విషయాలు సులభంగా ఉంటాయి 50 MVA 11 k V సింక్రోనస్ జనరేటర్ నేను రేఖాచిత్రంలో 20 ఉప తాత్కాలిక ప్రతిచర్యను కలిగి ఉన్నాను ఫిగర్ 9 లో చూపిన విధంగా జెనరేటర్ రెండు చివర్లలో ట్రాన్స్ఫార్మర్లతో ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా రెండు మోటార్లు సరఫరా చేస్తుంది నేను దానికి వస్తాను మోటార్లు 30 మరియు 15 MVA యొక్క ఇన్పుట్లను 10 KV రెండింటినీ 25 ఉప తాత్కాలిక ప్రతిచర్యతో రేట్ చేశాయి మూడు దశల ట్రాన్స్ఫార్మర్లు రెండూ 60 MVA 10 8 121 KV గా రేట్ చేయబడ్డాయి లీకేజ్ రియాక్టన్స్ 10 ప్రతి యూనిట్కు మిగిలి ఉంది జనరేటర్ మరియు మోటార్లు 6 చొప్పున సున్నా శ్రేణి ప్రతిచర్యలను హించుకోండి ప్రస్తుత పరిమితి రియాక్టర్లు 2 5 Ω ప్రతి జెనరేటర్ మరియు మోటారు సంఖ్య 2 యొక్క తటస్థంలో అనుసంధానించబడి ఉన్నాయి రెండు మోటార్లు ఉన్నాయి కాబట్టి ఇది మోటారు సంఖ్య 2 రెండు ప్రసార రేఖ యొక్క సున్నా శ్రేణి ప్రతిచర్య 300 is రేఖ యొక్క సిరీస్ ప్రతిచర్య 100 is కాబట్టి సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి నెట్వర్క్ను గీయండి మేము అన్ని పారామితులను పొందిన తర్వాత పాజిటివ్ మరియు నెగటివ్ సీక్వెన్స్ అస్సలు సమస్య కాదు సున్నా సీక్వెన్స్ సరైనది నా ఉద్దేశ్యం మీరు దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి

కాబట్టి ఇది వాస్తవానికి ప్రతి యంత్రం యొక్క నెగిటివ్ సీక్వెన్స్ రియాక్ట్ ప్రతికూల శ్రేణి ప్రతిచర్య దాని ఉప తాత్కాలిక ప్రతిచర్య కు సమానమని భావించాలి కాబట్టి ఇది మీకు జెనరేటర్ ఉన్న రేఖాచిత్రం జనరేటర్ వాస్తవానికి Y కనెక్టర్ మరియు గ్రౌన్దేడ్ ఇది ట్రాన్స్ఫార్మర్ T1 ఇది మీ ∆ Y ట్రాన్స్ఫార్మర్ Y సైడ్ గ్రౌన్దేడ్ ఇది ట్రాన్స్ఫార్మర్ T2 Y ∆ ఇక్కడ కూడా Y వైపు గ్రౌన్దేడ్ చేయబడింది ఇక్కడ కూడా మీ మోటారు 1 ఇది వాస్తవానికి మోటార్ ఇది ఇక్కడ మోటారు 1 ఇక్కడ Y కాని గ్రౌండ్ లేదు మరియు ఇది మోటారు 2 ఈ 2 వృత్తం లోపల వృత్తంలో బ్రాకెట్లో వ్రాయబడింది ఇక్కడ కూడా నేను 1 వ్రాసాను మరియు ఇక్కడ ఇది ఈ మోటారు కుడివైపున ఉంది కాబట్టి ఇప్పుడు మీరు లెక్కించేటప్పుడు ఏ పొరపాటు చేయకుండా సమస్యను పరిష్కరించాలి ఉదాహరణకు మీరు కొన్ని పాయింట్లను గుర్తించండి ఇది d బస్ బార్ కూడా సమస్య లేదు అప్పుడు మీరు దీనిని e ఇ మరియు f ఎఫ్ చేయవచ్చు ఇది వాస్తవానికి మీ లైన్ ఇది ట్రాన్స్మిషన్ లైన్ మరియు ఇది ఈ ఎఫ్ ఇక్కడ కూడా మనం పాయింట్ ద్వారా మార్క్ ద్వారా గుర్తించవచ్చు నేను మీ p q ను కలిగి ఉన్నాను మరియు ఈ పాయింట్ నేను గుర్తించలేదు మరియు నేను మార్క్ చేస్తే రేఖాచిత్రంలో తరువాత చూపిస్తాను మరియు ఈ పాయింట్ p మరియు q ఈ విధంగా మొదట మీరు దాన్ని సరిగ్గా గుర్తించిన ప్రతి స్థలాన్ని గుర్తించండి అప్పుడు మీకు విషయాలు సులభంగా ఉంటాయని మీరు కనుగొంటారు కాబట్టి మేము పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ రేఖాచిత్రాన్ని గీయాలి ఒకసారి మీరు పారామితులను పాజిటివ్ మరియు నెగటివ్గా పొందిన తర్వాత సమస్య ఉండదు కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవలసిన విషయం సున్నా క్రమం మాత్రమే కాబట్టి బేస్ శక్తి 50 MVA మరియు బేస్ వోల్టేజ్ 11 KV కి సమానమని అనుకోండి ఎందుకంటే ఈ జనరేటర్ వాస్తవానికి 50 MVA 11 KV ను ఇచ్చింది కాబట్టి మీరు చేస్తున్నది ఏమిటంటే మేము వాస్తవానికి బేస్ పవర్ 50 MVA మరియు బేస్ వోల్టేజ్ 11 kV ను అనుకుంటున్నా ము కాబట్టి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క బేస్ వోల్టేజ్ అప్పుడు 11 121 10 వి అవుతుంది ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ వైపు వాస్తవానికి ఇది మీ 10 8 121 కె వి కాబట్టి ఆ రేఖకు ఆ బేస్ మారుతుంది వైపు ఇది 11 10 8 అవుతుంది ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ వాస్తవానికి ఇది మీ 10 మీ 10 8 121 కెవి కాబట్టి ఇది 11 121 10 కాబట్టి అది మీ బేస్ వోల్టేజ్ 123 2 kV ను లైన్ చేస్తుంది ఇప్పుడు మోటారు బేస్ వోల్టేజ్ మళ్ళీ మీరు దీనికి వెళ్ళాలి ఈ ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ కుడి 10 మీ 10 8 మీ విషయం 121 కాబట్టి మళ్ళీ అది 123 8 121 అవుతుంది కాబట్టి మోటారు వైపు మళ్ళీ ఇది 11 kV అవుతుంది ఇది మేము ప్రతి యూనిట్ విషయం కోసం చూశాము మీరు దీన్ని అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ రెండింటికి XT1 XT2 ఇవ్వబడ్డాయి ఇది 10 సరైనది ఇప్పుడు మీరు చేయవలసింది అదే యూనిట్ వ్యవస్థకు నేను ఏ సమీకరణ సంఖ్యను వ్రాయలేదు కాని ఆలోచన మొదట ఇది మీదే మీ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 60 MVA అని మీరు పిలుస్తారు మీరు ఇక్కడ ఉన్నారని ఈ డేటా ఎక్కడ ఇవ్వబడిందో చూద్దాం నేను వ్రాయలేదు ఇక్కడ మోటార్లు ఈ విధంగా రేట్ చేయబడ్డాయి మరియు మీ మూడు దశల ట్రాన్స్ఫార్మర్ల కోసం ట్రాన్స్ఫార్మర్లు 60 MVA మరియు 10 8 121 kV వద్ద రేట్ చేయబడ్డాయి అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ రేటు ఈ యూనిట్ ఇంపెడెన్స్కు 0 1 ఇవ్వబడుతుంది కాబట్టి మొదట ట్రాన్స్ఫార్మర్ బేస్ బేస్ ఇంపెడెన్స్ 6010 మీరు గుణించినట్లయితే ఇది 10 8260 అని మూలం అవుతుంది దానితో మీరు గుణించాలి దాని స్వంత బేస్ ఓహ్మిక్ విలువ చెప్పండి ఇప్పుడు మేము 50 MVA బేస్ మరియు 11 kV తీసుకున్నాము కాబట్టి మీరు ఆ 11250 ద్వారా విభజించాలి కాబట్టి అది 0 1 5060 10 8112 అంటే 0 0805 p u మీ పాత బేస్ మరియు MVA యొక్క కొత్త బేస్ అలాగే వోల్టేజ్లు వస్తున్నాయి అంటే ఒక్కో యూనిట్ సిస్టమ్ వివరాలు ఇవ్వబడ్డాయి కాబట్టి వివరాలు ఇవ్వబడ్డాయి కాబట్టి అక్కడి నుండి నేను సరిగ్గా వ్రాస్తున్నాను కాబట్టి ఈ విధంగా XT1 XT2 యూనిట్కు 0 0805 లభిస్తుంది ధన్యవాదాలు